ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పన యొక్క మాడ్యూల్ 7 కు తిరిగి స్వాగతం మనము ఆబ్జెక్ట్ మోడలింగ్ యొక్క ప్రాథమిక పునాది భావనలను ప్రవేశపెట్టాము మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ కోసం ఇంకా ఏమి చేయాలి అనే దాని గురించి మాట్లాడాము కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ యొక్క శీఘ్ర సారాంశంతో మరియు పునశ్చరణతో నేను ఇక్కడ ప్రారంభిస్తాను కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ సాధారణంగా కొన్ని దశలను కలిగి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇవ్వడం మంచిది మొదటి దశ ఏమిటంటే మనం వ్యవస్థ యొక్క సంబంధింత పరిస్థితులను నిర్వచించాలి మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ గురించి మాట్లాడినప్పుడు మీకు గుర్తుందా దశ వెంటనే వస్తువులను గుర్తించడంతో ప్రారంభమైంది ఎందుకంటే మనం వీడియో పరిచయం లేదా నిర్హేతుక వచనం మరియు డయాగ్రమ్స్ నుండి ఏదో తల లేదా తోకను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాము కాని ఇప్పుడు మనం దానిని నెమ్మదిగా వ్యవస్థ యొక్క వినియోగ భాగానికి తీసుకురావాలనుకుంటున్నాము కాబట్టి మనం వ్యవస్థ యొక్క సంబంధిత పరిస్థితులు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి వ్యవస్థ యొక్క సంబంధింత పరిస్థితులు మనము సెలవు నిర్వహణ వ్యవస్థ గురించి మాట్లాడితే సంస్థ యొక్క పరిమాణం ఏమిటో అర్థం చేసుకోవాలనుకుంటున్నాము శాఖలు ఉన్నాయా ఉద్యోగుల రకాలు మరియు సంఖ్య ఎంత ఉద్యోగులు ఆనందించే విలక్షణమైన రకమైన సెలవు పరిమాణము ఏమిటి మొదలగునవి మరియు ఇప్పుడు ఆ సందర్భం బహుశా ఆవశ్యకతలలో ఇవ్వబడలేదు అది మొత్తం విషయం యొక్క నేపథ్యం మరియు మీరు అడుగుతారు నేను ఈ సంబంధింత పరిస్థితులు ఎందుకు తెలుసుకోవాలి అని మీరు ఆశ్చర్యపోతారు ఈ సంబంధింత పరిస్థితులు నిర్వచించడం ఎందుకు ముఖ్యం ఈ సంబంధింత పరిస్థితులు నేను చేసే డిజైన్ రకాన్ని చాలా ముఖ్యమైనదిగా ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు నేను మీకు LMS పరంగా ఇస్తాను అందులో నేను మీకు చాలా సరళమైన పరిశీలనలు ఇస్తాను మనము ఒకే గది కలిగి ఉండి 10 నుండి 20 మంది ఉద్యోగులు పనిచేసే ఒక ప్రారంభ సంస్థ కోసం ఒక LMS చేస్తున్నామని అనుకుందాం కాబట్టి ఖచ్చితంగా నేను ఏమి ఊహించగలను ఒకే డెస్క్టాప్ పిసి రకమైన డెస్క్టాప్ ఉందని నేను ఊహించగలను అక్కడ ఒకే యూజర్ సిస్టమ్ ఉంది ఇక్కడ మనము సెలవు తీసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చి లాగిన్ అయి అభ్యర్థనను ఇస్తాము మరియు మనము సమీక్షను ఆమోదించాల్సిన అవసరం ఉంది మళ్ళీ వచ్చి లాగిన్ అవ్వండి మరియు పని చేయండి కాబట్టి నేను లాగిన్ అయినప్పుడు మీరు అభ్యర్థించిన లేదా మీరు ఆమోదించిన సెలవు పరంగా ఏదైనా నవీకరణలను చూపించే సందేశ స్క్రీన్ మీకు లభిస్తుంది మరియు మీరు దానితో బయటపడండి దీనికి విరుద్ధంగా నేను 100 మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఒక సంస్థను కలిగి ఉన్నాను కాని అందరూ ఒకే భౌతిక నెట్వర్క్లోనే సమావేశమై 5 6 వేర్వేరు గదులలో నివసిస్తున్నారు నేను మరింత పంపిణీ చేయబడిన సిస్టమ్ ఆర్కిటెక్చర్ చేయడం గురించి ఆలోచించవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ సెలవు కార్యకలాపాలు నిర్వహించడానికి ఒకే సిస్టమ్ దగ్గరకు రావాల్సిన అవసరం నేను ఊహించలేను ఇది బహుళ ప్రదేశాల నుండి యాక్సెస్ చేయగలదని అనుకుంటాము మరియు ఎక్కడి నుండైనా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు కంపెనీ సంస్థలో ఎక్కడి నుండైనా ఆమోదించవచ్చు విభిన్న ప్రదేశాలలో ఉన్న మరొక సంస్థ గురించి ఆలోచించండి అది విభిన్న భౌగోళికాలలో ఉండవచ్చు మనము ఖచ్చితంగా అలా చేసినప్పుడు ఒకే నెట్వర్క్లో ఉన్న సిస్టమ్లో పనిచేయడం గురించి మనం ఆలోచించలేము సాధారణంగా పూర్తిగా అనువైనదిగా కలపబడిన వెబ్ ఆధారిత ఇంటర్నెట్ టెక్నాలజీ ఆధారిత పరిష్కారాన్ని చూడటానికి ప్రయత్నిస్తాము మనము అలా చేసిన క్షణం ఇది చాలా ఎందుకంటే సంస్థకు కోల్కతాలో ముంబైలో అహ్మదాబాద్ మరియు టోక్యోలో మరియు రోమ్లో కార్యాలయాలు ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది ఇంటర్నెట్ అప్లికేషన్గా ఉత్తమంగా మద్దతు ఇవ్వబడే అప్లికేషన్ మనకు అది ఉన్న క్షణం సిస్టమ్ యొక్క భద్రత పరంగా ఆవశ్యకతల డాక్యుమెంట్లో పేర్కొనబడని ఇతర పరిణామాల యొక్క అనేక రౌండ్లు మనకు ఉంటాయి ఇది విచ్ఛిన్నమైతే మనము సంస్థ యొక్క సంబంధింత పరిస్థితులు అనేక ఇతర మార్గాల్లో తీసుకోవాలి ఉదాహరణకు ఆ సంస్థ యొక్క ప్రజలు చాలా తరచుగా ప్రయాణిస్తారా ఇది అవసరమా దీనికి మొబైల్ ఫోన్లలో కూడా వీక్షణ ఉండాలి ఇప్పుడు చివరకు మనం సెలవు నిర్వహణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు మనము ఖచ్చితంగా చెబుతాము సంస్థ మీకు స్పెసిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రతి సంస్థ ప్రతి కస్టమర్ వారు మొత్తం ప్రపంచం అని విశ్వం అని అనుకుంటారు కాబట్టి వారి పరిస్థితి వారి సందర్భం వారి కార్యాలయం వారి ఉద్యోగి వారి సంస్థ నిర్మాణం మాత్రమే ప్రపంచంలో జరగవచ్చని వారు అనుకుంటారు అందువల్ల సెలవు నిర్వహణ వ్యవస్థకు ఆవశ్యకతలు ఇవ్వబడినప్పుడు కస్టమర్ ఈ సందర్భాన్ని పేర్కొనడాన్ని ఖచ్చితంగా విస్మరిస్తారు ఎందుకంటే కస్టమర్కు ప్రపంచంలో ఒకే ఒక సందర్భం ఉంది మరియు అది వారి సంస్థ మీకు విక్రేత సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ సంబంధింత పరిస్థితులు ఏదైనా కావచ్చు కాబట్టి OOD సంబంధింత పరిస్థితులు నిర్వచించడం గురించి మాట్లాడటం చాలా క్లిష్టమైనది మరియు మంచి డిజైన్ యొక్క విజయం దానిపై ఆధారపడి ఉంటుంది రెండవ దశ సంబంధింత పరిస్థితులు ఏమిటి గణనీయంగా ఆధారపడి ఉంటుంది మరియు ఇది నేను చెప్పినట్లుగా ఒకే నోట్ పరిష్కారం ఒకవేళ 10 20 మంది ఉద్యోగులు ఒకే గదిలో ఉన్న ఒక సంస్థ కోసం అయితే మీ నిర్మాణానికి ఏమీ అవసరం లేదు ఒకే ఎక్జిక్యూటబుల్గా అనుసంధానించబడిన కొన్ని స్వతంత్ర మాడ్యూల్స్ మీకు అవసరం వేర్వేరు గదులు మరియు 100 మంది ఉద్యోగులు ఉన్న ఒక సంస్థ కోసం అయితే పంపిణీ చేయబడిన సిస్టమ్ ఆర్కిటెక్చర్ భౌగోళికాలలో పంపిణీ చేయబడటం ఇంటర్నెట్ ఆధారిత నిర్మాణానికి దారితీస్తుంది ఉద్యోగుల సంఖ్యను బట్టి ఈ సెలవు రికార్డు మరియు ఉద్యోగుల రికార్డు ఎలా నిల్వ చేయబడుతుందో మీరు నిర్ణయిస్తారు మీకు డేటా బేస్ లో మద్దతు ఉందా డేటా బేస్ లో మద్దతు ఇంతవరకు ఎంత బలంగా ఉంటుంది ఇవన్నీ మీ సిస్టమ్ ఆర్కిటెక్చర్ రూపకల్పన చేయటానికి వెళ్ళే కారకాలు మరియు మీరు సిస్టమ్లోని వస్తువులను గుర్తించడానికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ దశలనుండి సూచన తీసుకోవడం ప్రారంభిస్తారు మీకు ఇప్పటికే ముఖ్య సంగ్రహణలు మరియు మీరు చేసిన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ దశ నుండి ఇచ్చిన ముఖ్య సంగ్రహణల నిర్మాణం ఉన్నాయి ఆ ఆబ్జెక్ట్ లను మరియు లక్షణాల అసోసియేషన్ యొక్క వివరాలను ఉపయోగించి మనము డిజైన్ మోడళ్లను నిర్మించడం ప్రారంభిస్తాము తార్కిక నమూనాను నిర్మిస్తాము తార్కిక నమూనా భౌతిక నమూనా ప్రవర్తనా నమూనా నిర్మించడం ప్రారంభిస్తాము మరియు వివిధ ఆబ్జెక్ట్ ఇంటర్ఫేస్లను చాలా స్పష్టంగా పేర్కొంటాము తద్వారా ఆబ్జెక్ట్ ఇంటర్ఫేస్ల క్రింద మళ్ళీ ఆర్కిటెక్చర్ సూచనలకు వెళ్లడం మీరు చూడవచ్చు ఎందుకంటే 5 రకాల వస్తువులు ఉన్నాయా అని ఆర్కిటెక్చర్ నిర్ణయిస్తుంది ఈ వస్తువులు ఎక్కడ ఉంటాయి ఈ సందర్భంలో మిమ్మల్ని LMS వ్యవస్థతో తిరిగి కలుపుతాను మీరు LMS వ్యవస్థను చేస్తుంటే ఖచ్చితంగా మనము ఉద్యోగుల చాలా సమాచారాన్ని తెలుసుకోవాలి మరియు ఉద్యోగుల ఆ సమాచారం నేను ప్రత్యేకంగా సెలవు గురించి చెప్పలేను ఉదాహరణకు మీరు ఉద్యోగి పుట్టిన తేదీని గమనించాలి ఒక సంస్థ సెలవు నిర్వహణ వ్యవస్థను అడుగుతుంటే ఆ సంస్థ వారి ఉద్యోగుల నిర్వహణకు సంబంధించి 5 ఇతర వ్యవస్థలను కలిగి ఉందని పని నిర్వహణ వారి జీతాలు తీసుకొను ఉద్యోగుల జాబితా జీతం నిర్వహణ పరంగా ఉండవచ్చు అని అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా తార్కికం కాబట్టి ఉద్యోగికి సంబంధించిన డేటాలో కొన్ని భాగాలు ఉన్నాయి సెలవుకు సంబంధించిన ఉద్యోగి డేటా ఇది సెలవు అర్హతకు సంబంధించినది ఇది కొన్ని సెలవులను ఆమోదించగలదా ఉద్యోగి ఆనందించేది మొదలైన వాటికి సంబంధించినది కానీ డేటాలో ఎక్కువ భాగం ఇతర వ్యవస్థలలో కూడా సాధారణం అది ఇప్పటికే ఉండవచ్చు కాబట్టి ఆ డేటా మీరు నిర్మిస్తున్న మీ సిస్టమ్ యొక్క ప్రత్యేక హక్కు కాదు కాబట్టి మీరు ఉద్యోగుల మోడలింగ్ గురించి ఆలోచించవచ్చు కానీ మీరు ఈ డేటా మొత్తాన్ని మోడల్ చేస్తే మనము సాధారణంగా ఉద్యోగుల మాస్టర్ డేటాగా సూచిస్తాము మీ సిస్టమ్ యొక్క ఏకైక యాజమాన్యంగా మీ డిజైన్ పనిచేయదు ఎందుకంటే మీరు ఏకపక్షంగా మార్పులు చేయడానికి లేదా ఈ డేటాలో కొన్నింటిని చదవడానికి కూడా అనుమతించబడరు ఎందుకంటే ఇది మాస్టర్ డేటా కాబట్టి ఈ మాస్టర్ ఎక్కడ ఉందో ఆర్కిటెక్చర్ నిర్ణయించుకోవాలి మరియు మీ సంబంధిత సమాచారాన్ని సేకరించడానికి మీరు ఈ మాస్టర్తో నిజంగా ఇంటరాక్ట్ అయ్యే ఇంటర్ఫేస్ ఏమిటి మరియు ఈ దశలు సాధించాల్సిన మొత్తం సాధకము ఇది ఆబ్జెక్ట్ లను ప్రత్యేకంగా రూపకల్పన చేసే విషయంలో ఖచ్చితంగా ఇవి మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణలో చేసే పనులకు దగ్గరగా ఉంటాయి మీరు ఆబ్జెక్ట్ ను గుర్తిస్తారు మీరు ప్రాతినిధ్యాన్ని నిర్ణయిస్తారు మీరు వేర్వేరు ఆపరేషన్లను వర్గీకరించారు మనము మరింత చూస్తాము వీటిలో మరిన్ని అర్థం చేసుకుంటాము వర్గీకరణ అంటే ఏమిటి ఈ ఆపరేషన్లను ఎవరు ఉపయోగించగలరు ఏదైనా ఆబ్జెక్ట్ ఆ ఆపరేషన్ను ఉపయోగించగలదా లేదా ఆ ఆబ్జెక్ట్ కావచ్చు ఆబ్జెక్ట్ దానికదే ఉపయోగించాల్సిన కొన్ని ఆపరేషన్లను నిర్వచించవచ్చు మరియు మొదలైనవి దిగువ దశలలో అల్గోరిథమిక్ డికాంపొజిషన్ చేసే ఏ దశలో మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ ఆపివేసి నిర్మించాల్సిన నిర్దిష్ట తర్కంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు మీరు అల్గోరిథం డిజైన్ చేస్తారు ఆపై మీరు వేర్వేరు బాహ్య పరస్పర చర్యలను మీరు మొత్తం ఎలా ప్యాకేజీ చేయాలి నిర్ణయిస్తారు ఇవి కేవలం ఈ కార్యకలాపాల అర్థం ఏమిటో మీలో చాలామంది నిజంగా అనుసరించలేకపోతున్నారని నేను అర్థం చేసుకోగలను కానీ పాల్గొనగలిగే వివిధ పనులు ఏమిటో నేను ఒక సంగ్రహావలోకనం ఇవ్వాలనుకుంటున్నాను మరియు ఇవి ఆబ్జెక్ట్ మోడల్స్ క్లాస్ మోడల్స్ మరియు UML భాష తదుపరి చర్చల ద్వారా మేము మీకు తెలియజేసే పనులు కాబట్టి దీనితో మనం మూడవ మరియు చివరి పునాది భావన అయిన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ను వాటిని పరిశీలిస్తాము ఖచ్చితంగా విశ్లేషణ మరియు రూపకల్పన విశ్లేషణ ప్రధానంగా బలహీనమైన ఏకపక్ష మరియు అస్థిరమైన విరుద్ధమైన ఆవశ్యకతల నుండి ఆబ్జెక్ట్ లు భావనలు భావాలను తీసుకుంటుంది మరియు దాని విశ్లేషణ మనకు కొన్ని స్థిరమైన ఆబ్జెక్ట్ లు లక్షణాలు సేవల ప్రవర్తనను ఇస్తుంది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ ఇప్పుడు వాటిని సరైన సందర్భం ప్రకారం ఆర్కిటెక్చర్ పరంగా మన వద్ద ఉన్న వివిధ అవసరమైన సిస్టమ్ మోడళ్ల పరంగా ఉంచుతోంది ఈ రెండింటి తో మనము చివరకు వ్యవస్థను నిర్మించవలసి ఉంటుంది మరియు మీరు వ్యవస్థను నిర్మించినప్పుడు మనము నిజంగా కోడ్ వ్రాయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మరియు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అవసరం మరియు నేను రెండింటినీ పదేపదే కలిపి నొక్కి చెబుతాను నా ఉద్దేశ్యం ఏమిటంటే సరైన రకమైన ప్రోగ్రామింగ్ భాషను నిర్ణయించడం చాలా ముఖ్యం ఎందుకంటే చాలా భాషలు దేనిని బట్టి నా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ లేదా విశ్లేషణ మరియు డిజైన్ ఆవశ్యకతలు ఏమిటో వెల్లడించబడతాయో అటువంటి వివిధ రకాల ఫీచర్లకు మద్దతు ఇస్తాయి భాష యొక్క ఎంపిక దానిపై కీలకంగా ఆధారపడి ఉంటుంది మీకు ఒక సరళమైన ఉదాహరణ ఇవ్వడానికి నా అప్లికేషన్ నా అభివృద్ధి చెందిన సిస్టమ్ను వేర్వేరు ప్లాట్ఫారమ్లు వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్లు వివిధ రకాల కాన్ఫిగరేషన్లు సిస్టమ్ కాన్ఫిగరేషన్లు మొదలైన వాటికి తరలించాల్సి ఉంటుంది అని నేను ఊహించినట్లయితే అప్పుడు నేను పైథాన్ రకమైన భాషను ఎక్కువగా ఉపయోగించుకుంటాను ఎందుకంటే ఇది ఖచ్చితంగా పోర్టబుల్ కానీ అదే సమయంలో నేను వాటి చాలా కఠినమైన నిజ సమయ పరిమితులను విశ్లేషిస్తాను ఇవి మిల్లీసెకన్ల కంటే తక్కువ క్రమంలో చెప్పబడుతున్నాయి వ్యవస్థలో క్రమం తప్పకుండా కట్టుబడి ఉండాలి అవి ఉనికిలో ఉంటే నేను పైథాన్ను ఉపయోగించలేను ఎందుకంటే పైథాన్ పోర్టబిలిటీ కోసం అద్భుతమైనది కోడ్ మరియు డీబగ్ చేయడం చాలా సులభం అయితే మధ్యస్తంగా నెమ్మదిగా ఉంటుంది నేను మధ్యస్తంగా నెమ్మదిగా అని చెప్పకూడదు C లేదా C వంటి భాషలతో పోలిస్తే ఇది చాలా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్ యొక్క ఎంపిక విశ్లేషణ ఫలితంపై మీరు తయారుచేస్తున్న డిజైన్ ఫలితం మరియు మీరు సిస్టమ్ను రూపకల్పన చేసి అమలు చేయబోయే మార్గంపై కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు C ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అని ఒక సాధారణ భావన మరియు అందువల్ల మనలో చాలా మంది నేను ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ చేయవలసి వస్తే నేను తప్పక C ను ఉపయోగించాలి అని నమ్ముతారు C ను ఉపయోగించడం మంచిది అది మీకు చాలా ప్రయోజనాలు ఇస్తుంది కానీ సంవత్సరాలుగా చాలా మంది ప్రోగ్రామర్లు అత్యంత కఠినమైన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సూత్రంతో చాలా కఠినమైన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ డిజైన్ పారాడిగ్మ్స్ తో చాలా వ్యవస్థలను C ను ఉపయోగించకుండా సాధారణ C భాషను ఉపయోగించడం ద్వారా నిర్మించారన్నది నిజం వాస్తవానికి మీరు మీరు ఆశ్చర్యపోతారు మరియు ఎవరైనా అలా ఎందుకు చేయాలి అని మమ్మల్ని అడుగుతారు అలా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి ఉదాహరణకు C అనేది చాలా మటుకు C లాగా ఉంటుంది C అందుబాటులో ఉంది C కంపైలర్ అందుబాటులో ఉన్న దానికంటే చాలా ఎక్కువ ప్రక్రియలకు C కంపైలర్ అందుబాటులో ఉంది కాబట్టి మీరు చిన్న ఎంబెడెడ్ సిస్టమ్లను నిర్మించినప్పుడు పెద్ద మొబైల్ ఫోన్లు కాదు సాధారణ వాయిస్ రికార్డర్ సింపుల్ ఆన్సరింగ్ మెషీన్ వంటి చిన్న సిస్టమ్లను నిర్మించినప్పుడు మీరు C కంపైలర్ను పొందడం ఒక పీడకల కావచ్చు నా ఉద్దేశ్యం కంపైలర్ ప్రాసెసర్ చాలా చిన్నది కావచ్చు అప్పుడు కంపైలర్ కూడా ఆ ప్రాసెసర్లో పనిచేయకపోవచ్చు కాబట్టి వాటిపై మంచి C కంపైలర్ పొందడం చాలా సులభం కాబట్టి మీరు C కంపైలర్ పై ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి చాలా ఎంబెడెడ్ సిస్టమ్స్ వాస్తవానికి C లో ప్రోగ్రామ్ చేయబడ్డాయని చాలా విస్తృతంగా కనుగొనబడింది అంటే వాటి డిజైన్లు లేదా వాటి అమలు పద్ధతులు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాదని కాదు ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ చేత మద్దతు చేయబడుతుంది కాని ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ మన ఆలోచనల పరంగా మన గుర్తింపు పరంగా మన విశ్లేషణ మరియు డిజైన్ పరంగా ఎక్కువ అప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వెహికల్ నా ప్రోగ్రామింగ్ వెహికల్ ఎంత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ గా ఉంటే ప్రోగ్రామ్ చేయడం అంత సులభం ఇది తక్కువ శ్రమతో కూడుకున్నది కానీ మనము ఇప్పటికీ ఇతర ప్లాట్ఫారమ్లతో కూడా ప్రోగ్రామ్ చేయవచ్చు కాబట్టి మీరు అర్థం చేసుకోగలిగినట్లుగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఇది ఆబ్జెక్ట్ ల చుట్టూ నిర్వహించబడుతుంది మరియు సాధారణంగా మరింత సాంప్రదాయ భాష చేసే చర్యలను చూడటం లేదా తర్కాన్ని చూడటం కంటే ఇది ప్రాథమికంగా డేటాను కప్పి ఉంచి ఆబ్జెక్ట్ లతో కనిపిస్తుంది మనము ఇప్పటికే చూశాము ఇక్కడ ఉన్న డయాగ్రమ్ క్లయింట్ సర్వర్ మోడల్ పరంగా మనం ఇంతకుముందు చర్చించిన వాటికి కొంచెం భిన్నమైనది కాబట్టి ఇవి వేర్వేరు వస్తువులు మరియు అవి చేయవలసిన వేర్వేరు పనులను సాధించడానికి అవి ఒకదానికొకటి సందేశాలను పంపుతున్నాయి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి మరియు ఒక భాష ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్కు మద్దతు ఇస్తుందని మనము చెప్పినప్పుడల్లా చరిత్ర కోసం చూస్తారు బదులుగా మనం చరిత్ర ఆబ్జెక్ట్ లు క్లాసులు మరియు ఇన్హెరిటెన్స్ కోసం తప్పనిసరిగా చూస్తాము కాబట్టి మొదట ఆబ్జెక్ట్ లు కాబట్టి ఏదైనా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ భాష 2 భాగాలతో ఆబ్జెక్ట్ ల యొక్క స్పష్టమైన సృష్టికి నిర్వచనానికి మద్దతు ఇస్తుంది ఒకటి ప్రాథమికంగా డేటా అయిన లక్షణాలు లేదా గుణాలు మరియు ఈ డేటా యొక్క విలువలు ఆబ్జెక్ట్ యొక్క స్థితిని నిర్వచిస్తాయి కాబట్టి మీరు సెలవు గురించి మాట్లాడితే సెలవు ప్రారంభ తేదీ ఒక డేటా సెలవు యొక్క తుది తేదీ ఒక డేటా కాబట్టి వాటి విలువలు సెలవు యొక్క స్థితి ఏమిటో నిర్ణయిస్తాయి మరియు ఇతర భాగం పద్ధతుల సేకరణ ఇవి ఒక ఆబ్జెక్ట్ అందించగల విభిన్న సేవలు సెలవు ఆబ్జెక్ట్ పరంగా ఇది సెలవును ఆమోదించడం సెలవును ఉపసంహరించుకోవడం సెలవును ఆస్వాదించడం వంటి సేవలు కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా సిస్టమ్లో ఉండవలసిన మొదటి భాగం ఆబ్జెక్ట్ లు రెండవది ఆబ్జెక్ట్ లు రకంతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఆటోమోటివ్ పరిశ్రమ నుండి వచ్చిన ఒక ఉదాహరణ మాత్రమే ఇక్కడే మీరు వివిధ రకాల కార్లను చూడవచ్చు మెర్సిడెస్ బిఎమ్డబ్ల్యూ ఆడి మనము ఇంకా చాలా వాటి గురించి ఆలోచించగలం కాని ప్రాథమిక స్వభావం అవి ప్రవర్తించే ప్రాథమిక ప్రవర్తన పరంగా అవన్నీ రవాణా కోసం ఉపయోగించబడుతున్నాయని మరియు ఇవి సెడార్స్ అని మేము చెప్పగలం అవి వాటి ఎయిర్ కండిషనర్ని మరియు అన్నీ నియంత్రించగలవు వాటి లక్షణాల మధ్య చాలా సారూప్యత ఉంది మరియు అదే క్లాస్ గా చెప్పబడుతుంది మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తరచుగా క్లాస్ ని వాటి రకంగా సూచిస్తాయి పూర్ణాంకం ఒక రకం ఇది జోడించవచ్చు తీసివేయవచ్చు గుణించవచ్చు స్ట్రింగ్ అనేది ఒక రకమైనది ఇది వివిధ స్ట్రింగులను జోడించగలదు ఒక స్ట్రింగ్ను ఇచ్చిన పాయింట్ వద్ద విభజించగలదు అదేవిధంగా ఒక క్లాస్ అది మద్దతు ఇవ్వగల అన్ని విభిన్న లక్షణాలను ఇస్తుంది సమయం 1911 స్లైడ్ చూడండి ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ యొక్క ప్రాథమిక భావన చివరగా మూడవది ఇన్హెరిటెన్స్ లేదా స్పెషలైజేషన్ యొక్క భావన అవుతుంది ఇది మనము మరింత వివరించాల్సిన అవసరం ఉంది కానీ మీరు సరళమైన ఉదాహరణను పరిశీలిస్తే ఇక్కడ మనము ఒక క్షీరదం క్లాస్ నమూనా క్లాస్ గురించి మాట్లాడుతున్నాము ఇవి దాని లక్షణాలు మనం మాట్లాడిన గుణాలు దీనికి బొచ్చు ఉంది ఇది వెచ్చని రక్తం కలిగి ఉంది ఇది దాని వంటి శిశువును ప్రత్యక్షంగా ఉత్పత్తి చేయగలదు ఇది 4 కాళ్ళపై నడవగలదు మరియు ఇది ఒక క్షీరదం ఇవి వేర్వేరు సేవలు ఈ రకమైన క్లాస్ లేదా ఆబ్జెక్ట్ తినగలదని నిద్రపోగలదని పునరుత్పత్తి చేయగలదని అందించే వివిధ పద్ధతులు ఇప్పుడు ఈ ప్రాధమిక భావనను చూస్తే ఇక్కడ వేటాడే అడవి పిల్లులు అని మీరు చెప్పే మరొకదాన్ని చూస్తాము మరియు మీరు వేటాడే అడవి పిల్లులు క్షీరదం అని చెప్తారు ఇది ఒక సంగ్రహణ సోపానక్రమం ఇది ఒక సింహం వంటి ప్రెడేటర్ ఉందని చూపించే సోపానక్రమం క్షీరదం కలిగి ఉన్న అన్ని లక్షణాలు వారసత్వంగా పొందుతుంది సింహం తింటుంది సింహం నిద్రపోతుంది సింహం పునరుత్పత్తి చేయగలదు కాని అది మరికొన్ని లక్షణాలు కలిగిఉంది అది వేటాడగలదు అది చంపగలదు కాబట్టి వారసత్వం జరిగే చోట పరస్పర సంబంధం ఉన్న సోపానక్రమం అనే భావనలను వ్యక్తపరుస్తుంది సూపర్ క్లాస్ లేదా బేస్ క్లాస్ యొక్క లక్షణాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ప్రత్యేక క్లాస్ కి రండి సబ్ క్లాస్ అనేది ఇన్హెరిటెన్స్ యొక్క ప్రాథమిక నిర్మాణం దీనికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తప్పక మద్దతు ఇస్తాయి ఉదాహరణకు మీరు ఈ మరొక వైపు పరిశీలిస్తే మళ్ళీ లక్షణాలు ఇక్కడకు వస్తాయి ఇక్కడ మనం పెంపుడు కుక్కల యొక్క మరొక భావన గురించి మాట్లాడుతున్నాము ఇది ప్రతిదీ వారసత్వంగా పొందుతుంది కాని ఖచ్చితంగా గొర్రెలా కాకుండా ఈ పెంపుడు కుక్కలు దాని స్వంత లక్షణాలను లేదా వేటాడడం చంపడం వంటి సొంత పద్ధతులను జోడించవు ముద్దాడుట అని పిలువబడే లక్షణం ఉంటుందని మీరు చెప్పవచ్చు మీరు మీ పెంపుడు కుక్కను గట్టిగా కౌగిలించుకోవచ్చు కాబట్టి ఈ ఇన్హెరిటెన్స్ ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ భాష యొక్క స్వాభావిక అవసరం ఇప్పుడు కొన్ని ప్రోగ్రామింగ్ భాషలు ఉన్నాయి కొన్ని ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ కేవలం ఆబ్జెక్ట్ లు మరియు క్లాస్ లకు మద్దతు ఇచ్చే ఆబ్జెక్ట్ లు మరియు రకాలకు మద్దతు ఇస్తాయి కానీ ఇన్హెరిటెన్స్ కి మద్దతు ఇవ్వవు ఆ భాషలని సాధారణంగా వాటిని ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ అని సూచిస్తాము కాని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ కాదు కేవలం పరిభాషకు సంబంధించినవి కానీ నేటి ప్రోగ్రామింగ్ ప్రపంచంలో మీరు ఉపయోగించుకునే చాలా భాషలు వాస్తవానికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మరియు మీరు ఉపయోగించబోయేది ఇదే కాబట్టి మొత్తం ఈ 3 ఆవశ్యకతలను సంగ్రహించడానికి క్లాస్ లు మరియు ఆబ్జెక్ట్ ల సంగ్రహణలు వాటి నిర్మాణం మరియు అంతర్ సంబంధాల యొక్క ప్రాథమిక వస్తువు ఆధారిత భావనలను రూపొందించడానికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణతో ఎలా ప్రారంభించాలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ ప్రాథమికంగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణను సిస్టమ్ యొక్క ఖచ్చితమైన విషయాలను అవసరాలకు తగినట్లుగా మరియు పనితీరు మరియు వ్యయం వంటి అనేక ఇతర నాన్ ఫంక్షనల్ పారామితులను పరిగణించే వ్యవస్థకు నిర్దిష్ట మరియు అవసరమైన మోడళ్లుగా ఎలా అనువదిస్తుందో ఇప్పుడు మనం చూశాము చివరకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ యొక్క మొత్తం ప్రక్రియ కూడా మనం ఏ విధమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తామో దాని గురించి ఎంపిక చేస్తుంది మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ మనము నిర్మిస్తున్న వాస్తవమైన సాఫ్ట్వేర్ సిస్టమ్పై క్లాస్ లు ఆబ్జెక్ట్ లు పరస్పర చర్యలు మరియు పరిమితుల రూపకల్పనను వాస్తవంగా గ్రహించడంలో నిమగ్నమై ఉంటుంది కాబట్టి ఇది జావా C లేదా పైథాన్ వంటి కొన్ని భాషలను ఉపయోగిస్తుంది ఈ ప్రత్యేకమైన కోర్సు చేయడానికి ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ భాషలను తెలుసుకోవలసిన కనీసావసరాన్ని మేము పెట్టలేదు ఎందుకంటే మీలో కొంతమంది మొత్తం భావనకు క్రొత్తగా ఉండవచ్చని మేము అభినందిస్తున్నాము అయితే ఈ ఆబ్జెక్ట్ భావనలు మరియు విశ్లేషణ మరియు డిజైన్ పద్ధతులను అర్థం చేసుకోవడంతో పాటు దయచేసి కనీసం ఒక భాషనైనా ఎంచుకోవడం ప్రారంభించండి జావా చదవండి C లేదా పైథాన్లను చదవండి తద్వారా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ పరంగా డిజైన్లను వాస్తవంగా గ్రహించేటప్పుడు మీరు కొంత ప్రోగ్రామింగ్ను ప్రాక్టీస్ చేయవచ్చు తద్వారా మీకు ఆబ్జెక్ట్ క్లాస్ స్ట్రక్చర్ సోపానక్రమం యొక్క ఈ నైరూప్య భావనలు చివరికి స్పష్టమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ పరంగా ఎలా సాకారం చేయబడతాయో విశ్వాసం మరియు మరింత స్పష్టమైన ఆలోచన లభిస్తుంది కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే ఆబ్జెక్ట్ మోడల్ యొక్క పునాదిలో దోహదపడిన సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రయత్నించాము మంచి ఆబ్జెక్ట్ బేస్డ్ సిస్టమ్స్ను రూపొందించడానికి వాటి మధ్య సంబంధాన్ని సంగ్రహంగా చెబుతూ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లను ప్రత్యేకంగా పరిశీలించాము తదుపరి మాడ్యూల్ నుండి మనము ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క నిర్దిష్ట అంశాలపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తాము మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్లో నెమ్మదిగా వాటి గుర్తింపు మరియు వాడకంలో ప్రవేశిస్తాము